మనము ఇందులో రెండు ముఖ్యమైన నిర్మాణాలను కవర్ చేస్తాము B ట్రీ మరియు B ట్రీ ఇవి డిస్క్లోని డేటాను ఇండెక్స్ చేయడానికి డిస్క్ను కొన్నిసార్లు సెకండరీ స్టోరేజ్ అంటారు ఇవి డిస్క్ అవగాహన ఉన్న డిజైన్లు మరియు బైనరీ సెర్చ్ ట్రీ తో మీకు కొంచెం పరిచయం ఉందని నేను అనుకుంటున్నాను ఇది డిస్క్ కోసం నిర్మించిన బైనరీ సెర్చ్ ట్రీ మీరు బైనరీ సెర్చ్ ట్రీ యొక్క ప్రధాన డిజైన్ను గుర్తుచేసుకుంటే ఒక నోడ్కు సంబంధించిన డేటా రెండు భాగాలుగా విభజించబడుతుంది ఆ నోడ్ యొక్క లెఫ్ట్ సబ్ట్రీ లెఫ్ట్ చైల్డ్ నిల్వ చేయబడిన కీ కంటే తక్కువ విలువ ఉన్న మొత్తం డేటాను పొందుతుంది రైట్ సబ్ట్రీ లేదా రైట్ చైల్డ్ నోడ్ లో నిల్వ చేయబడిన కీ కంటే పెద్ద విలువ ఉన్న డేటా మొత్తాన్ని పొందుతుంది కాబట్టి అది బైనరీ సెర్చ్ ట్రీ మరియు మనం BST పై నిర్మిస్తాము కనుక ఇది బైనరీ సెర్చ్ ట్రీ B ట్రీ మరియు Bట్రీ దానిపై నిర్మించబడతాయి ఇది ఎలా నిల్వ చేయబడుతుంది మనం B ట్రీ ని తీసుకుందాం B ట్రీ కి సంబంధించిన ఆర్డర్ ఉంది ఆర్డర్ ఏమిటో మనం చూద్దాం ఆర్డర్ క్రింది లక్షణాలను కలిగి ఉందని అనుకుందాం అన్నింటిలో మొదటిది B ట్రీ సమతుల్య నిర్మాణం మరియు సమతుల్యమైనది అన్ని లీఫ్ నోడ్స్ చివరి స్థాయిలో ఉంటాయి కాబట్టి సమతుల్యానికి అర్థం అన్ని లీఫ్ నోడ్స్ ఒకే స్థాయిలో ఉండటం రూట్ నోడ్ లో తప్పనిసరిగా కనీసం ఒక కీ ఉండాలి ప్రతి ఇతర నోడ్లో 𝚹 నుండి 2𝚹 కీలు ఉంటాయి కాబట్టి దీనిలోని కీ ల సంఖ్య 𝚹 నుండి 2𝚹 మధ్య ఉంటుంది k కీలు కలిగిన నోడ్లో k1 చైల్డ్ పాయింటర్ లు ఉంటాయి B ట్రీ యొక్క ఇంటర్నల్ నోడ్ డిజైన్ క్రింది విధంగా కనిపిస్తుంది ఒక కీ ఉంది మనం key1 అనుకుందాం ఇప్పుడు key1 కి అనుగుణమైన చైల్డ్ పాయింటర్ cp0 ఉంది ఆపై రికార్డ్ పాయింటర్ rp1 ఉంది ఆపై చైల్డ్ పాయింటర్ cp1 ఉంటుంది ఇది కొనసాగుతుంది చైల్డ్ పాయింటర్ cp1 తరువాత key2 ఉంది తరువాత ఒక రికార్డ్ పాయింటర్ rp2 ఉంది తరువాత చైల్డ్ పాయింటర్ cp2 మొదలైనవి keyk వరకు ఇది ఇలాగే ఉంటుంది అప్పుడు రికార్డ్ పాయింటర్ rpk ఉంది ఆపై చైల్డ్ పాయింటర్ cpk ఉంది k కీలతో B ట్రీ ఇంటర్నల్ నోడ్ నిర్మాణం ఇలా ఉంటుంది దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ k కీలు ఉన్నాయి ఇది key1 key2 keyk వరకు ప్రతి కీకి సంబంధించిన రికార్డ్ పాయింటర్ ఇది ప్రక్కన నిల్వ చేయబడిన సంబంధిత కీ యొక్క రికార్డును నిల్వ చేసే పాయింటర్ కాబట్టి అటువంటి k రికార్డ్ పాయింటర్లు ఉన్నాయి ఆపై k1 చైల్డ్ పాయింటర్లు ఉన్నాయి మరియు చైల్డ్ పాయింటర్లు BST లో వలె అదే ఆలోచనను అనుసరిస్తాయి కాబట్టి ఈ చైల్డ్ పాయింటర్లో ఈ key1 కంటే తక్కువ విలువ ఉన్న అన్ని కీలు ఉంటాయి ఈ చైల్డ్ పాయింటర్లో key1 కంటే ఎక్కువ విలువ మరియు key2 కంటే తక్కువ విలువ ఉన్న కీలు ఉంటాయి ఇది ఈ విధంగా కొనసాగుతుంది కాబట్టి ఇది కీ 1 కంటే తక్కువగా ఉన్నది మరియు ఇది కీ కంటే గొప్పది ఇది ముందు కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి ఇది B ట్రీ యొక్క మొత్తం ఆలోచన మరియు ఇది నిర్వహించబడుతుంది ఆ మొత్తం పద్ధతి మరియు తరువాత B ట్రీ లో భాగంగా పేర్కొన్న ఆర్డర్ తీటా ఉంది కాబట్టి 𝚹 నుండి 2𝚹 కీల మధ్య కలిగి ఉన్న ప్రతి ఇంటర్నల్ నోడ్ తప్పనిసరిగా ఇంకేదైనా కలిగి ఉండకూడదు ఇది 𝚹 కంటే తక్కువ విషయాలను కలిగి ఉండకూడదు 𝚹 కీ 2𝚹 కంటే ఎక్కువ కీలను కలిగి ఉండకూడదు కాబట్టి బ్రాంచింగ్ ఫ్యాక్టర్ లేదా B ట్రీ యొక్క ఫ్యాన్ అవుట్ అనే పదం ఉంది కనుక ఇది 𝚹 నుండి 2𝚹 కీల మధ్య ఉండాలి కాబట్టి బ్రాంచ్ అవుట్ కనిష్టంగా 𝚹1 మరియు గరిష్టంగా 2𝚹1 ఉండాలి బ్రాంచింగ్ ఫ్యాక్టర్ లేదా ఫ్యాన్ అవుట్ అనేది ఒక నోడ్ కలిగిఉండే చైల్డ్ నోడ్స్ సంఖ్య k కీల విషయంలో k1 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి ఇది B ట్రీ ఇప్పుడు Bట్రీ అంటే ఏమిటో చూద్దాం Bట్రీ B ట్రీ ని చాలా పోలి ఉంటుంది కానీ ఒక ముఖ్యమైన వ్యత్యాసంతో Bట్రీ B ట్రీ తో చాలా సారూప్య నిర్మాణం కలిగి ఉంటుంది కానీ ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది Bట్రీ యొక్క ఇంటర్నల్ నోడ్ నిర్మాణాన్ని చూస్తే వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవచ్చు ఇది key1 దానికి అనుగుణంగా cp0 ఉంది ఇక్కడ రికార్డ్ పాయింటర్ లేదు ఇది చాలా ముఖ్యమైన వ్యత్యాసం తరువాత keyk ఉంది మరియు తరువాత చైల్డ్ పాయింటర్ cpk ఉంది Bట్రీ లో కీకి సంబంధించిన రికార్డ్ పాయింటర్ లేదు కేవలం ఒక కీ ఉంది కాబట్టి ఇది 1 2 k వరకు ఉంటుంది ఆపై ఈ k1 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి మరియు ఇది మళ్లీ అదే ఐడియా ని అనుసరిస్తుంది key1 మొదలగునవి దానికి సంబంధిత రికార్డ్ పాయింటర్ లేదు కాబట్టి ఈ రికార్డ్ పాయింటర్ rpk ఇంటర్నల్ నోడ్ లోపల నిర్వహించబడదు కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఈ కీలు అసలు సెర్చ్ కీలు కావు ఎందుకంటే ఇది సెర్చ్ కీ అయితే రికార్డ్ పాయింటర్ తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఇది వాస్తవ సెర్చ్ కీ అయినప్పటికీ ఈ సెర్చ్ కీలు తప్పనిసరిగా లీఫ్ లెవెల్ లో మాత్రమే నిల్వ చేయబడతాయి ఎందుకంటే ఏ కీ నిల్వ చేయబడదు ఏ రికార్డ్ పాయింటర్ నిల్వ చేయబడదు ఇది సెర్చ్ కీ కాదు ఇది ఇండెక్స్ కు కీ అని పిలువబడుతుంది ఇవి డేటాబేస్లో ఉన్న నిజమైన కీలు కాదు ఇవి ఇండెక్స్ కు కీలు మాత్రమే కాబట్టి ఇది B ట్రీ మరియు Bట్రీ మధ్య పెద్ద వ్యత్యాసం ఇప్పుడు మిగతావన్నీ B ట్రీ లాగే ఉంటాయి కాబట్టి ఇది సమతుల్యంగా ఉంటుంది మరియు ప్రతిదీ లీఫ్ నోడ్స్ లో ఉంటుంది మరియు అది ఒక క్రమం అది ఒక ఆర్డర్ 𝚹 ను కలిగి ఉంటుంది అంటే ఇది 𝚹 నుండి 2𝚹 మధ్య కీలను కలిగి ఉంటుంది ఇప్పుడు B ట్రీ లేదా Bట్రీ యొక్క ఆర్డర్ ని ఎలా లెక్కించాలి ఇవి డిస్క్ ఆధారిత డిజైన్లు అని నేను పేర్కొన్నాను కాబట్టి డిస్క్ ఆధారిత డిజైన్ ఎక్కడ వస్తోంది ఆర్డర్ను ఎలా లెక్కించాలి అనే దాన్ని బట్టి డిస్క్ ఆధారిత డిజైన్ వస్తుంది ఇది డిస్క్ మీద ఆధారపడి ఉంటుంది OS డిస్క్ నుండి అన్నింటినీ యాక్సెస్ చేయలేదు అది డేటాను పేజ్ లేదా బ్లాక్ పరంగా మాత్రమే యాక్సెస్ చేయగలదు దీనిని డిస్క్ పేజ్ లేదా బ్లాక్ అంటారు డిస్క్ పేజ్ లేదా బ్లాక్ సైజ్ 4KB డేటా అనుకుందాం కనుక ఇది 1 బైట్ డేటాను మాత్రమే యాక్సెస్ చేయదు అది మొత్తం 4KB డేటాని డిస్క్ నుండి మెయిన్ మెమరీకి యాక్సెస్ చేయాలి ఆపై 1 బైట్ లేదా దీన్ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ఎన్ని బైట్లు అయినా ప్రాసెస్ చేస్తుంది మేము చూపించిన భౌతిక రూపకల్పన యొక్క ప్రధాన అంశం ఏమిటంటే ఈ డిస్క్ యాక్సెస్ల సంఖ్యను తగ్గించడం దానికి యాదృచ్ఛిక IO ల సంఖ్య లేదా సీక్వెన్షియల్ IO ల సంఖ్య ప్రధాన పాయింట్ ప్రధాన మెమరీలో గడిపిన సమయాన్ని పట్టింపు లేదు కానీ అల్గోరిథం ద్వారా చదివిన లేదా వ్రాయబడిన బ్లాక్ల సంఖ్య అంటే యాక్సెస్ చేయబడిన బ్లాక్ల సంఖ్యను ఆప్టిమైజ్ చేయడం అవసరం కాబట్టి ఒక నిర్దిష్ట పేజీని డిస్క్ నుండి తప్పక యాక్సెస్ చేయాలి మరియు పేజీని యాక్సెస్ చేయడం అంటే మొత్తం 4KB డేటాను యాక్సెస్ చేయడం దానివలన వీలైనంత ఎక్కువ డేటాతో డిస్క్ పేజీని ప్యాక్ చేయడం అర్ధవంతమే కాబట్టి అక్కడ ఎంత పరిమాణంలో ఉన్నా 4KB డేటా అంటే పేజీని యాక్సెస్ చేసిన తర్వాత పేజీని మెమరీలోకి తెచ్చిన తర్వాత పేజీలో నిల్వ చేయబడిన మొత్తం డేటాను ఉపయోగించుకోవచ్చు మరియు అది మరొక డేటా పాయింట్ని తీసుకురావడానికి మరొక యాక్సెస్ అవసరం ఉండదు నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే డిస్క్ పేజీ సామర్థ్యం C బైట్లని అనుకుందాం ఆ C బైట్లలో వీలైనన్ని ఎక్కువ సెర్చ్ కీలను ఉంచడం సమంజసం ఒక సెర్చ్ కీని యాక్సెస్ చేయాల్సిన అవసరం ఉన్నా కూడా ఎవరైనా ఈ C బైట్లను యాక్సెస్ చేయాలి కాబట్టి ఈ బైట్లలో వీలైనన్ని ఎక్కువ సెర్చ్ కీలను ఉంచడం సమంజసం ఇప్పుడు ఆర్డర్ను ఎలా లెక్కించాలి కాబట్టి ఆర్డర్ అనేది డిస్క్ పేజీలో సరిపోయే గరిష్ట సెర్చ్ కీల సంఖ్య సింగిల్ డిస్క్ పేజీలో సరిపోయే విధంగా ఆర్డర్ లెక్కించబడుతుంది కాబట్టి ఒకే డిస్క్ పేజీలో సరిపోయే గరిష్ట స్థాయి ఇది అప్పుడు దానిని ఎలా లెక్కించాలి డిస్క్ పేజీ సామర్థ్యం C బైట్లు అనుకుందాం ఆర్డర్ Theta𝛳 అనుకుందాం Theta అంటే ఏమిటో మనం లెక్కిద్దాం కీ నిల్వ చేయడానికి కొన్ని gamma γ బైట్లు అవసరం మరియు డేటా ఎక్కడ నిల్వ చేయబడిందో సూచించే పాయింటర్కు etaη బైట్లు అవసరం అనుకుందాం కాబట్టి Bట్రీ కు ఏమి జరుగుతుంది అంటే ఈ C ≥ 2𝚹 కాబట్టి ఆర్డర్ 𝚹 అయితే 2𝚹 కీలు నిల్వ చేయబడతాయి కాబట్టి 2𝛳 X γ మరియు Bట్రీ కి రికార్డ్ పాయింటర్లు లేవు కాబట్టి రికార్డ్ పాయింటర్ లేదు కానీ 2𝚹 1 చైల్డ్ పాయింటర్లు ఉన్నాయి కనుక ఇది η కాబట్టి ఇది B చెట్టుకు ఖచ్చితమైన సమీకరణం కాబట్టి మీరు దీనిని లెక్కిస్తే క్రింది విధంగా వస్తుంది అది మరియు వాస్తవానికి దాని ఫ్లోర్ ఫంక్షన్ను సరిపోయే గరిష్ట సంఖ్యగా తీసుకోవాలి Bట్రీ ఆర్డర్ను ఈ విధంగా లెక్కించాలి బి ట్రీ కోసం ఇంకా ఏదైనా ఉంటే తప్ప అదే విధంగా చేయవచ్చు ఇది కీలను నిల్వ చేయడానికి అవసరమైన బైట్ల సంఖ్య అప్పుడు రికార్డ్ పాయింటర్లు ఉన్నాయి కాబట్టి దీనిని జోడించాలి కనుక చైల్డ్ పాయింటర్ల కోసం ఇది వస్తుంది కాబట్టి Bట్రీ యొక్క క్రమాన్ని ఎలా లెక్కించాలో మనం గుర్తుంచుకోవలసిన రెండు ముఖ్యమైన సూత్రాలు ఇవి మనం ఈ నిర్ధారణకు ఎలా వచ్చామంటే మొత్తం డిస్క్ స్థలాన్ని చదవడం అర్ధవంతమే కాబట్టి డిస్క్ స్పేస్లో సాధ్యమైనంత ఎక్కువ డేటాను ప్యాక్ చేయడం సమంజసం ఎందుకంటే ఇది ఏమైనప్పటికీ OS చదవగలదు మరియు డిస్క్ యాక్సెస్లు అత్యంత ఖరీదైన ఆపరేషన్స్ కాబట్టి డిస్క్ యాక్సెస్ ఆపరేషన్స్ సంఖ్యను తగ్గించడం సమంజసం మరియు ఒక డిస్క్ లేదా బ్లాక్ లేదా డిస్క్ స్పేస్ యాక్సెస్ చేయబడితే సాధ్యమైనంత ఎక్కువ సి బైట్లను ప్యాక్ చేయడం అర్ధవంతమే తీటాθ అనేది ఉంచగలిగిన కీల గరిష్ట సంఖ్య అయితే ఈ రెండు సమీకరణాలు తీట ను ఎలా కనుగొనాలి అనే దానికి ఒక మార్గాన్ని ఇస్తాయి మరియు దీన్ని ఎలా చేయాలో మనం ఒక సాధారణ ఉదాహరణ తీసుకోవచ్చు ఈ ఉదాహరణను లెక్కిద్దాం ఒక పేజ్ సైజ్ ఉంది సాధారణ పేజ్ సైజ్ 4KB 8KB మొదలైన క్రమంలో ఉంటుంది ఇది 4KB అనుకోండి ఇది 4 KB సైజ్ పేజ్ కీలు 8 బైట్లు తీసుకుంటాయి మరియు పాయింటర్లు 4 బైట్లు తీసుకుంటాయని అనుకుందాం ఇప్పుడు మనం ఎలా కనుగొనగలం Bట్రీ అక్కడ ఉన్న ఫార్ములాను ఉపయోగించవచ్చు కాబట్టి ఇది సామర్ధ్యం కాబట్టి దీనిని ఒకరు లెక్కిస్తే ఇది 170 కి వస్తుంది B ట్రీ కోసం ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని హైలైట్ చేయడానికి నా దగ్గర ఒకటి ఉంది Bట్రీ యొక్క ఆర్డర్ B ట్రీ యొక్క ఆర్డర్ కంటే ఎక్కువ అని మీరు చూస్తారు కాబట్టి ఈ ప్రత్యేక ఉదాహరణలో ఇది 170 వర్సెస్ 127 కాబట్టి ఒక నిర్దిష్ట నోడ్ లో ఒక B ట్రీ కంటే Bట్రీ లో చాలా ఎక్కువ డేటా ఉంటుంది కాబట్టి దీని అర్థం Bట్రీ యొక్క హైట్ B ట్రీ హైట్ కంటే తక్కువగా ఉంటుంది ఎందుకంటే B ట్రీ లో మరియు Bట్రీ లో ఒకే మొత్తంలో డేటా ఉన్నప్పటికీ Bట్రీ నోడ్ లో ఎక్కువ మొత్తంలో డేటా సరిపోతుంది కాబట్టి తక్కువ మొత్తంలో నోడ్స్ అవసరం మరియు ఈ నోడ్ కి బ్రాంచింగ్ ఫ్యాక్టర్ కూడా పెద్దది అంటే B చెట్టు ఎత్తు తక్కువగా ఉంటుంది ఏదేమైనా ఒక B ట్రీలో సెర్చ్ కీ లీఫ్ లెవెల్ కంటే పై లెవెల్స్ లో ఉండవచ్చు కాబట్టి ఒక నిర్దిష్ట సెర్చ్ కీ లీఫ్ లెవెల్ కి వరకు వెళ్లే లోపే ఉండవచ్చు Bట్రీ కి అలాంటి మార్గం లేదు ఎందుకంటే ఇంటర్నల్ నోడ్లు సెర్చ్ కీని కలిగి ఉండవు ప్రతి సెర్చ్ కీ లీఫ్ లెవెల్లో మాత్రమే నిల్వ చేయబడుతుంది కాబట్టి Bట్రీ లో సెర్చ్ కీని కనుగొనడానికి లీఫ్ లెవెల్ వరకు సెర్చింగ్ జరగాలి సాధారణంగా ఏమి జరుగుతుందంటే Bట్రీ లో లీఫ్ లెవెల్ వరకు వెళ్లకుండా కనుగొనగలిగిన సెర్చ్ కీల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల డేటాబేస్ అభ్యాసకులు నిజానికి చేసేది Bట్రీ ను నిర్మించడం B ట్రీ ను నిర్మించడం కాదు మరియు B ట్రీ ఇండెక్స్ నిర్మించబడిందని ఎవరైనా కనుగొన్నప్పటికీ ఇది నిజానికి వాణిజ్య డేటాబేస్ లు మరియు ఇతర డేటాబేస్ వ్యవస్థల అమలు కోసం నిర్మించబడుతున్న Bట్రీ ఇండెక్స్ కాబట్టి Bట్రీ వాస్తవ ప్రమాణం ఈ ఉపన్యాసం B ట్రీ Bట్రీ మరియు ట్రీ బేస్డ్ ఇండెక్సింగ్ గురించి పూర్తి చేస్తుంది ఇండెక్సింగ్ గురించి ఇంకొంచెం మిగిలుంది వేరొక చాలా ఆసక్తికరమైన ఇండెక్సింగ్ ను బిట్మ్యాప్ ఇండెక్సింగ్ అంటారు ఆట్రిబ్యూట్ డొమైన్ తక్కువ సంఖ్యలో విలువలను కలిగి ఉన్నప్పుడు ఏమి జరగవచ్చు అన్ని విలువలను నిల్వ చేయడానికి బిట్మ్యాప్ లేదా బిట్ వెక్టర్ను ఉపయోగించవచ్చు కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నదాన్ని హైలైట్ చేయడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం జెండర్ మరియు గ్రేడ్ అనే సాధారణ టేబుల్ ఉందని అనుకుందాం మరియు ఇది పురుషుడు C స్త్రీ A స్త్రీ C పురుషుడు D పురుషుడు A ఇప్పుడు ఈ జెండర్ ప్రతి చాలా చిన్న ఆట్రిబ్యూట్ డొమైన్ ను కలిగి ఉంది ఎందుకంటే ఇందులో పురుషులు మరియు స్త్రీలు మాత్రమే ఉన్నారు అలాగే గ్రేడ్ కూడా ఇది A B C D మాత్రమే కలిగి ఉంది అని అనుకుందాం అప్పుడు ఈ విలువలన్నింటినీ ఎన్కోడ్ చేయడానికి ఒక బిట్ వెక్టర్ను ఉపయోగించవచ్చు పురుషుడు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాడని అనుకోండి అది 10011 ఎందుకు ఒకటి ఎందుకంటే మొదటిది పురుషుడు రెండవది పురుషుడు కాదు మూడవది పురుషుడు కాదు నాల్గవది పురుషుడు ఐదవది పురుషుడు ఇప్పుడు 1 అంటే పురుషుడు 0 అంటే పురుషుడు కాదు ఇది విలువ ఏమిటో చెప్పదు మరియు దాని కోసం మనకు ఈ స్త్రీ కోడింగ్ 01100 కూడా అవసరం ఇది ఒక అనవసరమైన విషయంలా కనిపిస్తున్నప్పటికీ ఇది కాంప్లిమెంటరీ ఎందుకంటే దీనికి కేవలం రెండు విలువలు మాత్రమే ఉన్నాయి A కి ఇది జరగదు ఎందుకంటే A కి ఈ 01001 ఉంటుంది B లో విలువలు ఏవీ లేవు కాబట్టి దీనికి 00000 ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఇది ఇక్కడ A కాదని గమనించండి కానీ అది విలువ ఏమిటో చెప్పలేదు మరియు ఒకరు ఇది వాస్తవానికి C అని మరియు D కేవలం 00010 అని తెలుసుకోవడానికి C కి వెళ్ళాలి కాబట్టి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఒక నిర్దిష్ట ప్రశ్న పురుషులందరినీ D పొందిన పురుష విద్యార్థులందరిని కనుగొనాలని అనుకుందాం ఇప్పుడు ఇది పురుషుల బిట్ మ్యాప్ని D యొక్క బిట్మ్యాప్తో బిట్వైస్ అండ్ చేయటం మాత్రమే అవసరం కాబట్టి దీన్ని చేయడం సులభం మరియు ఒకసారి పూర్తి చేసిన తర్వాత సమాధానం వస్తుంది కాబట్టి M యొక్క బిట్మ్యాప్ ఇది మరియు D యొక్క బిట్మ్యాప్ ఇది అది పూర్తయిన తర్వాత ఇది హైలైట్ చేయబడినది కాబట్టి నాల్గవ విద్యార్థి పురుషుడు మరియు డి కాబట్టి బిట్మ్యాప్ ఆపరేషన్స్ సాధారణం గా చాలా వేగంగా మరియు మరింత సమర్థవంతంగా ఉంటాయి ఎందుకంటే OS వాటిని బైట్ సైజ్ ఆర్డర్ మొదలైన వాటిలో ప్యాక్ చేస్తుంది కాబట్టి ఇండెక్సింగ్ ని పూర్తి చేయడానికి ఇది వేగంగా ఉంటుంది SQL లో పనులు ఈ విధంగా జరుగుతున్నాయి స్లైడ్ సమయం 2006 దగ్గర చూడండి SQL లో r పై ఇండెక్స్ i సృష్టించు అని ఒకరు చెప్పవచ్చు అనగా సంబంధం r యొక్క ఆట్రిబ్యూట్ a పై i అని పేరు పెట్టబడిన ఇండెక్స్ ను సృష్టించటం కాబట్టి ఉదాహరణకు బ్రాంచ్ b name లో ఇండెక్స్ను సృష్టించండి అని చెప్పవచ్చు సాధారణంగా ఒక ఆట్రిబ్యూట్ మాత్రమే ప్రస్తావించబడినప్పుడు అది Bట్రీ ఇండెక్స్ అని అర్థం కాబట్టి అది B ట్రీ ఇండెక్స్ అని అర్థం మరియు ఇండెక్స్ను తొలగించడానికి డ్రాప్ ఇండెక్స్ అని కూడా చెప్పవచ్చు ఇది ఇండెక్సింగ్ గురించిన భాగాన్ని పూర్తి చేస్తుంది మనం హ్యాషింగ్ స్టాటిక్ హ్యాషింగ్ మరియు డైనమిక్ హాషింగ్ మరియు కొన్ని ట్రీ బేస్డ్ ఇండెక్సింగ్ ల గురించి అధ్యయనం చేసాము ధన్యవాదములు